పేటెంటబిలిటీ సెర్చ్ పత్రాల సంఖ్య చాలా ఉండవచ్చు పేటెంటబిలిటీ సెర్చ్ పత్రాల సంఖ్య చాలా ఉండవచ్చు అలాంటి ప్రయర్ ఆర్ట్ కోసం వెతుకుతారు అలాంటి ప్రయర్ ఆర్ట్ కోసం వెతుకుతారు ఇది ఆవిష్కరణ కొత్తదనాన్ని చంపగలదు ఇది ఆవిష్కరణ కొత్తదనాన్ని చంపగలదు మీరు దానిని కనుగొనకపోతే అలాంటిది కనుగొనబడలేదని మీరు చెబుతారు మీరు దానిని కనుగొనకపోతే అలాంటిది కనుగొనబడలేదని మీరు చెబుతారు రెండవది శోధన యొక్క నాణ్యత దిస్క్లోశర్ సరిగ్గా ఇవ్వబడక పోతే శోధన ఉత్తమ ఫలితాలను ఇవ్వలేదు రెండవది శోధన యొక్క నాణ్యత దిస్క్లోశర్ సరిగ్గా ఇవ్వబడక పోతే శోధన ఉత్తమ ఫలితాలను ఇవ్వలేదు మూడవదిగా కొన్ని డేటాబేస్లలో కనిపించని లేదా కొన్ని డేటాబేస్లలో తీసివేయబడిన కీలక సూచనలు ఉండవచ్చు మరియు అవి అప్పటికే ఉన్న సమాచారాన్ని కోల్పోవటానికి ఒక కారణం కావచ్చు మూడవదిగా కొన్ని డేటాబేస్లలో కనిపించని లేదా కొన్ని డేటాబేస్లలో తీసివేయబడిన కీలక సూచనలు ఉండవచ్చు మరియు అవి అప్పటికే ఉన్న సమాచారాన్ని కోల్పోవటానికి ఒక కారణం కావచ్చు నాల్గవది మీరు ఉపయోగించే కీలకపదాలు సమాచారాలన్నింటిని కవర్ చేయకపోవచ్చు లేదా నిర్దిష్ట రంగం లోని అన్ని వైవిధ్యాలను అవి సూచించకపోవచ్చు నాల్గవది మీరు ఉపయోగించే కీలకపదాలు సమాచారాలన్నింటిని కవర్ చేయకపోవచ్చు లేదా నిర్దిష్ట రంగం లోని అన్ని వైవిధ్యాలను అవి సూచించకపోవచ్చు ఇవే మీరు ముఖ్యమైన మరియు క్లిష్టమైన సూచనలను కోల్పోవడానికి ఒక కారణం కావచ్చు ఇవే మీరు ముఖ్యమైన మరియు క్లిష్టమైన సూచనలను కోల్పోవడానికి ఒక కారణం కావచ్చు ఐదవది మీ శోధన తప్పు రంగాలలో ఉండవచ్చు ఐదవది మీ శోధన తప్పు రంగాలలో ఉండవచ్చు ఇప్పుడు ఈ కారణాలు మరియు మరెన్నో ఇతర కారణాల వల్ల ఒక పేటెంట్ సామర్థ్య శోధనను ఆవిష్కరణ యొక్క పరిపూర్ణ శోధనగా పరిగణించము ఇప్పుడు ఈ కారణాలు మరియు మరెన్నో ఇతర కారణాల వల్ల ఒక పేటెంట్ సామర్థ్య శోధనను ఆవిష్కరణ యొక్క పరిపూర్ణ శోధనగా పరిగణించము మీకు ఆవిష్కరణ యొక్క మరింత వివరణాత్మక విశ్లేషణ అవసరమైతే అప్పుడు అవసరమయ్యేది వాలిడిటి సెర్చ్ లేదా వాలిడిటి స్టడీ అనేది పేటెంట్ సామర్థ్య శోధనకు భిన్నంగా ఉంటుంది మీకు ఆవిష్కరణ యొక్క మరింత వివరణాత్మక విశ్లేషణ అవసరమైతే అప్పుడు అవసరమయ్యేది వాలిడిటి సెర్చ్ లేదా వాలిడిటి స్టడీ అనేది పేటెంట్ సామర్థ్య శోధనకు భిన్నంగా ఉంటుంది మరియు ఇది ఒక ఆవిష్కరణ చెల్లుబాటు అవుతుందా లేదా అని నిర్ణయించే గుణాన్ని కలిగి ఉంటుంది మరియు ఇది ఒక ఆవిష్కరణ చెల్లుబాటు అవుతుందా లేదా అని నిర్ణయించే గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇవి పేటెంట్ సామర్థ్య శోధన యొక్క పరిమితులు మీరు సాధారణంగా ఒక క్లయింట్కు పేటెంట్ సామర్థ్య శోధన గురించి సలహా ఇస్తారు ఎందుకంటే ఈ పరిమితుల కారణంగా క్లయింట్ నుండి అసమంజసమైన అంచనాలు ఉండవు కాబట్టి ఇవి పేటెంట్ సామర్థ్య శోధన యొక్క పరిమితులు మీరు సాధారణంగా ఒక క్లయింట్కు పేటెంట్ సామర్థ్య శోధన గురించి సలహా ఇస్తారు ఎందుకంటే ఈ పరిమితుల కారణంగా క్లయింట్ నుండి అసమంజసమైన అంచనాలు ఉండవు